ముందు తరగతిలో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి ఈ సర్క్యూట్ విశ్లేషణ గురించి చర్చిస్తున్నాము మరియు మనం ఏం చర్చించాము అంటే ఈ సర్క్యూట్ విశ్లేషణ లాప్లాస్ ట్రాన్స్ఫార్మింగ్ కలిగి ఉంది అని మొదటి దశ ఈ సర్క్యూట్ను టైమ్ డొమైన్ నుండి S డొమైన్గా మార్చడం నోడల్ విశ్లేషణ లేదా మెష్ విశ్లేషణ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సూపర్పొజిషన్ మరియు ఏదైనా సర్క్యూట్ విశ్లేషణ సాంకేతికతను ఉపయోగించి మనం ఈ సర్క్యూట్ లాప్లాస్ పరిష్కరిస్తాము చివరకు మనకు లభించిన ఫలితం S డొమైన్ లో ఉంటుంది దానికి ఇన్వెర్సె లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే మనకు పరిష్కారము టైమ్ డొమైన్లో వస్తుంది ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి ఈ సర్క్యూట్ విశ్లేషణను చేసేటప్పుడు మనం ఎలా మారుస్తాము ఇవి రిజిస్టర్ చేయడానికి టైమ్ డొమైన్ నుండి S డొమైన్ వరకు ఉన్నసర్క్యూట్ అంశాలువీటిలో ఎటువంటి మార్పు ఉండదు టైమ్ డొమైన్లో R యొక్క విలువ S డొమైన్లో కూడా R గా ఉంటుంది కనుక vtitR అది ఓహ్మ్స్ లా అది S డొమైన్ లో VsRIsఅవుతుంది ఇండక్టర్ మరియు కెపాసిటర్ విషయంలో ఈ మార్పులు ఉంటాయి ఎందుకంటే ఇవి శక్తి నిల్వ అంశాలు మనకు కొన్ని ప్రారంభ పరిస్థితులు ఉంటాయి ఇండక్టర్ విషయంలో మనకు ప్రారంభ కరెంట్ iగా ఉండవచ్చు ఇండక్టర్ కోసం టైం డొమైన్ సర్క్యూట్ను S డొమైన్గా మార్చగలమని చర్చించాము కాబట్టి ఇది వోల్టేజ్ కోసం మీరు చూసే చోట కిర్చోఫ్ యొక్క వోల్టేజ్ లా విషయంలో ఇది వర్తించబడుతుంది అదేవిధంగా కరెంట్ కోసం చిత్రంలో చూపిన విధంగా మీకు సర్క్యూట్ ఉంటుంది మనం మునుపటి తరగతి లో దీని గురించి చర్చించాము అది ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ i ప్రారంభ స్థితి కారణంగా కరెంట్ సోర్స్ అనగా కల్పిత కరెంట్ సోర్స్ యొక్క దిశను మనం జోడిస్తాము కాబట్టి దిశ ఇక్కడ ప్లస్ గుర్తుకు అనుగుణంగా ఉంది మరియు అదే విధంగా ఇక్కడ కరెంట్ పరంగా ప్రారంభ పరిస్థితి వచ్చి Li0 అందుకే వోల్టేజ్ వ్యతిరేక చిహ్నాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది మనం మునుపటి తరగతి లో చర్చించాము అదేవిధంగా కెపాసిటర్ కోసం కూడా మనం రెండు సమీకరణాలను చర్చించాముఒకటి వోల్టేజ్ కోసం మరియు మరొకటి కరెంట్ కోసం వోల్టేజ్ కోసం మీరు టైమ్ డొమైన్ సర్క్యూట్ను S డొమైన్గా మార్చినట్లయితే ఇది చిత్రంలో చూపిన విధంగా ఉంటుందిఅయితే vsఅనేది ప్రారంభ పరిస్థితి అంటే t సమయంలో కెపాసిటర్ అంతటా వోల్టేజ్ 0 కి సమానం అదేవిధంగా మీరు S డొమైన్లోని కెపాసిటర్ ద్వారా ప్రవహించే విద్యుత్తును కనుగొన్నప్పుడు సమానమైన కరెంట్ సోర్స్ ని సూచించవచ్చు మరియు Cv0 అనగా వర్చువల్ కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ దిశ వచ్చి ప్రవహించే వోల్టేజ్ సోర్స్ Vs కు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి దీనికి కారణం మీకు ఇక్కడ ప్రతికూల సంకేతం ఉంది కాబట్టి ఈ విషయాలు మనం మునుపటి తరగతిలో చర్చించాము మరియు తరువాత సమానమైన సర్క్యూట్లను ఉపయోగించాము ఆ తర్వాత మనం సర్క్యూట్ను S డొమైన్లో సృష్టించి పరిష్కరించాము ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్తో ముందుకు వెళ్దాం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏమిటి సిగ్నల్ ప్రాసెసింగ్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒక ముఖ్యమైన అంశం ఎందుకంటే ఇది నెట్వర్క్ గుండా వెళుతున్నప్పుడు సిగ్నల్ ఎలా ప్రాసెస్ చేయబడుతుందో సూచిస్తుంది కాబట్టి ప్రాథమికంగా మీరు నెట్వర్క్ ప్రతిస్పందనను కనుగొనటానికి తగిన సాధనం అని చెప్పవచ్చు నెట్వర్క్ స్థిరత్వం మరియు నెట్వర్క్ సంశ్లేషణ కోసం నిర్ణయించడం లేదా రూపకల్పన చేయడం కోసం అని చెప్పవచ్చు కాబట్టి మనం తరువాత నెట్వర్క్ స్థిరత్వం మరియు నెట్వర్క్ సంశ్లేషణ భావనలను చర్చించినప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క అనువర్తనాన్ని చర్చిస్తాము ఇప్పుడు నెట్వర్క్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒక నిర్దిష్ట ఇన్పుట్కు సంబంధించి అవుట్పుట్ ఎలా ప్రవర్తిస్తుందో వివరిస్తుంది మరియు అది ఎలా ఉంటుందో వివరిస్తుంది మనం తదుపరి స్లైడ్లో చూస్తాము కనుక ఇది S డొమైన్లోని ఇన్పుట్ నుండి అవుట్పుట్ కు బదిలీని నిర్దేశిస్తుందిఅనగా ప్రారంభ శక్తి లేదని అర్ధం కాబట్టి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎలా నిర్వచిస్తాముమనం దీనిని సాధారణంగా Hగా పిలుస్తాము అనగా అన్ని ప్రారంభ పరిస్థితులతో సున్నాగా అవుట్పుట్ రెస్పాన్స్ ఇన్పుట్ ఎక్సయిటేషన్ కి నిష్పత్తి కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను ఎలా సూచించవచ్చు అంటే HsYX Y అనేది అవుట్పుట్ రెస్పాన్స్ డివైడెడ్ బై ఇన్పుట్ ఎక్సయిటేషన్ కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం నిర్వచించిన ఇన్పుట్ మరియు అవుట్పుట్ పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఈ సర్క్యూట్లో ఏ ప్రదేశంలోనైనా కరెంట్ లేదా వోల్టేజ్ కావచ్చు కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విషయంలో మనకు నాలుగు అవకాశాలు ఉంటాయి వోల్టేజ్ గెయిన్ పరంగా Hs మొదటిది అంతేకాక అవుట్పుట్ వోల్టేజ్ అనగా సర్క్యూట్ యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ వోల్టేజ్ పరంగా సంబంధం కలిగి ఉంటుంది ఇది డివైడెడ్ బై ఇన్పుట్ ఎక్సయిటేషన్ వోల్టేజ్ రూపములో ఇవ్వబడింది తదుపరిది కరెంట్ గెయిన్ ఇది అవుట్పుట్ కరెంట్ను ఇన్పుట్ కరెంట్తో పరస్పరం అనుసంధానించే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక I0అనేది ఈ సర్క్యూట్ కు అవుట్పుట్ కరెంట్ డివైడెడ్ బై Iiఅనగా అది ఈ సర్క్యూట్ కు ఇన్పుట్ కరెంట్ ఇప్పుడు తదుపరి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇంపెడెన్స్అవుట్పుట్ వోల్టేజ్ రూపంలో ఉంటుంది మరియు ఇన్పుట్ కరెంట్ రూపంలో ఉంటుంది అదేవిధంగా అడ్మిటెన్స్ కు అవుట్పుట్ కరెంట్ రూపంలో ఉంటుంది మరియు ఇన్పుట్ వోల్టేజ్ రూపంలో ఉంటుంది HsAdmittanceIV ఆ విధంగా ఒక నిర్దిష్ట సర్క్యూట్ కు చాలా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లు ఉంటాయని మనం చెప్పగలం కనుక మీరు మొదటి రెండు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లు చూసినట్లయితే అవి వోల్టేజ్ గెయిన్ మరియు కరెంట్ గెయిన్ ఇవి డైమెన్షన్ లెస్ ఎందుకంటే అవుట్పుట్ మరియు ఇన్పుట్ పరిమాణాలు ఒకే విధంగా ఉన్నందున కాబట్టి ఈ రెండు సందర్భాలలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది డైమెన్షన్ లెస్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సమీకరణంలో X మరియు Y మనకు తెలిసినవని అనుకుంటాము కానీ కొన్నిసార్లు మీకు X H మాత్రమే తెలుస్తాయి దాని అర్థం ఏమిటి అంటే మీకు సర్క్యూట్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ మరియు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మాత్రమే తెలుసు అని అర్థం ఆ విషయంలో మీరు Yఅనగా సర్క్యూట్లో ఇచ్చిన ఇన్పుట్ కు సంబంధించిన అవుట్పుట్ రెస్పాన్స్ అని అర్థం కనుక Yఅంటే HX గా చెప్పవచ్చు ఇప్పుడు మీకు సర్క్యూట్ కు సంబంధించిన అవుట్పుట్ రెస్పాన్స్ విలువ రావడానికి మీరు Yకు ఇన్వెర్సె లాప్లాస్ ట్రాన్సఫార్మ్ తీసుకోవాలి ప్రత్యేక సందర్భంగా δఅనేది యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ కు ఇన్పుట్ అనుకున్నట్లయితే అది ఒకటికి సమానం అని చెప్పవచ్చు అలాంటప్పుడు మీరు YsHsఅని చెప్పవచ్చు మరియు రెండువైపులా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోండి అప్పుడు ytht కనుక htL 1H ఇది సర్క్యూట్ యొక్క యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ గా సూచిస్తుంది ఎప్పుడైతే దానిని యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ తో ఎగ్జైట్ చేయబడుతుందోఅప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సర్క్యూట్ కు సంబంధించి యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఇస్తుంది నెట్వర్క్కు ఇన్పుట్గా యూనిట్ ఇంపల్స్ ఇచ్చినప్పుడు ht అనేది నెట్వర్క్ యొక్క టైం డొమైన్ రెస్పాన్స్ తప్ప మరొకటి కాదని మనం చెప్పగలం ఇప్పుడు Hsఅనేది నెట్వర్క్ యొక్క యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఒకసారి నెట్వర్క్ యొక్క ఇంపల్స్ రెస్పాన్స్ సహజ లక్షణం తెలుసుకున్నట్లు అయితేదానర్థం యూనిట్ ఇంపల్స్ ఇన్పుట్ అందించినప్పుడు మనకు సర్క్యూట్ యొక్క రెస్పాన్స్ తెలుస్తుంది టైమ్ డొమైన్లో కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ఉపయోగించి లేదా కన్వల్యూషన్ ఇంటిగ్రల్ కోసం S డొమైన్ విశ్లేషణకు అనుగుణంగా S డొమైన్ లోని ఏదైనా ఇన్పుట్ సిగ్నల్ కు మనం నెట్వర్క్ యొక్క ప్రతిస్పందనను పొందవచ్చు ఇది మనం తరువాతి సెషన్లో చర్చిస్తాము ఇక్కడ మనం కన్వల్యూషన్ ఇంటిగ్రల్ అంటే ఏమిటో చూస్తాము మరియు సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ప్రతిస్పందనను కనుగొనడంలో ఇది ఎలా సహాయపడుతుంది అని చూస్తాముఅయితే మనకు నెట్వర్క్ యొక్క ఇన్పుట్ ఇంపల్స్ రెస్పాన్స్ తెలుసు కాబట్టి కన్వల్యూషన్ ఇంటిగ్రల్ గురించి మనం చర్చించేటప్పుడు దీనిని విశ్లేషిస్తాము ఆ వివరాల్లోకి వెళ్ళే ముందుట్రాన్స్ఫర్ ఫంక్షన్ల సహాయంతో అవుట్పుట్ ప్రతిస్పందనను కనుగొనడానికి వివిధ విధానాలు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సాధారణంగా సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మరియు అవుట్పుట్ ప్రతిస్పందనను తెలుసుకోవడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి కాబట్టి మొదటి పద్ధతి ఏమిటంటే మనకు ఒక అనుకూలమైన ఇన్పుట్ యాక్సెస్ ఉందని అనుకుందాం ఈ యాక్సెస్ అనేది యూనిట్ ఇంపల్స్ లేక యూనిట్ స్టెప్ ఫంక్షన్యూనిట్ ర్యాంప్ అయి ఉండవచ్చు ఏదేమైనప్పటికీ మీరు అనుకూలమైన ఇన్పుట్ అని అనుకోవచ్చు ఇప్పుడు మీరు మునుపటి ఉపన్యాసాలలో చర్చించిన సర్క్యూట్ విశ్లేషణ పద్ధతులను ఉపయోగిస్తారు కాబట్టి ఇది కరెంట్ లేదా వోల్టేజ్ విభజన లేదా నోడల్ లేదా మెష్ విశ్లేషణ వంటిది కాబట్టి మీరు ఆ పద్ధతులను వర్తింపజేయవచ్చు మరియు అవుట్పుట్ Ys ను కనుగొనవచ్చు ఇప్పుడు మీరు Ys అవుట్పుట్ పొందినప్పుడు అప్పుడు మీరు రెండింటి నిష్పత్తిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు ఎప్పుడైతే మీరు నిష్పత్తి అనగా HsYXకనుగొంటారో అప్పుడు మీకు Xsతెలుస్తుంది మీరు సర్క్యూట్ విశ్లేషణను వర్తింపజేయవచ్చు మరియు అవుట్పుట్ ను కనుగొనవచ్చు మరియు ఆ తరువాత ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనడానికి మీరు రెండింటి నిష్పత్తిని పొందుతారు లేక మీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తెలిసినట్లయితే నేరుగా మీరు సర్క్యూట్ యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ కనుగొనవచ్చు ఇప్పుడు మీరు అనుసరించగల మరొక విధానాన్ని లాడర్ పద్ధతి అంటారు కాబట్టి లాడర్ పద్ధతి అంటే ఏమిటి సాధారణంగా ఇది ఈ సర్క్యూట్ తో పాల్గొంటుంది ఈ విధానంలో అవుట్పుట్ ఒక వోల్ట్ లేదా ఒక ఆంపియర్ లేదా సముచితమైనదని మనం అనుకుంటాము కాబట్టి మొదటి విధానం మరియు రెండవ విధానం మధ్య వ్యత్యాసం ఏమిటంటే మొదటి విధానంలో మనం ఇన్పుట్ తెలుసు అని అనుకుంటాము మరియు సర్క్యూట్కు ఇచ్చిన ఇన్పుట్ యూనిట్ స్టెప్ లేదా అలాంటిదేనని మనం కొంతవరకు ఊహించుకుంటాము కానీ లాడర్ పద్ధతి లో మొదట మనం అవుట్పుట్ అనుకుంటాముదాని అర్థం ఏమిటి అనగా మనం అవుట్పుట్ ని ఒక వోల్టు లేక ఒక ఆంపియర్ అనుకుంటాము ఇదే మనకు ఈ సర్క్యూట్ లో వస్తుంది మరియు ఆ తర్వాత మనం సాధారణమైన ఓహ్మ్స్ohm's మరియు కిర్చోఫ్ లా ఉపయోగిస్తాము సాధారణంగా మనం కిర్చోఫ్స్ కరెంట్ లా ఉపయోగిస్తాము ఎందుకంటే ఈ సర్క్యూట్ లో ఉపయోగించడానికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది మరియు తరువాత మనకు ఇన్పుట్ వస్తుంది అసలు మనం ఏం చేస్తున్నాం మనము అవుట్పుట్ నుండి మొదలు పెట్టి ఇచ్చిన సర్క్యూట్లో అవుట్పుట్ కి సంబంధించి ఇన్పుట్ ఎంత అని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఈ ఇన్పుట్ ను కనుగొనవచ్చు మరియు మీరు విలువను ఇవ్వడం ద్వారా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను సులభంగా తెలుసుకోవచ్చు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చి YsXsఇక్కడ Ys యూనిట్ అవుతుంది కాబట్టి 1Xs ఈ సందర్భంలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు మీ సౌలభ్యం ఆధారంగా ఉపయోగించగల రెండు పద్ధతులు ఇవి ఈ విధానంఅనగా మనం చర్చించిన లాడర్ విధానం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే సర్క్యూట్లో చాలా లూప్స్ లేదా నోడ్లు ఉన్నప్పుడు నోడల్ లేదా మెష్ విశ్లేషణను ఉపయోగించడం గజిబిజిగా మారుతుంది మీరు మొదటిది చూసినట్లయితేమీకు బహుళ మెష్ మరియు స్థాయి నోడ్లు ఉన్న సంక్లిష్టమైన నెట్వర్క్ ఉంటే అప్పుడు నోడ్ నోడల్ లేదా మెష్ విశ్లేషణను వర్తింపచేయడం కొంచెం గజిబిజిగా ఉంటుంది అందువల్ల మొదటి పద్ధతితో పోలిస్తే సంక్లిష్ట నెట్వర్క్ల విషయంలో లాడర్ పద్ధతి అయిన రెండవ పద్ధతి మరింత సరైనది కాబట్టి మనం దీన్ని నెట్వర్క్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనటానికి అనుకూలమైన పద్ధతిగా ఉపయోగిస్తాము ఇప్పుడుమనం మొదటి పద్ధతిలో చర్చించినట్లుగామనం ఇన్పుట్ ను అనుకుంటాము మరియు అవుట్పుట్ ను కనుగొంటామురెండవ పద్ధతిలో మనం అవుట్పుట్ ను అనుకుంటాము మరియు ఇన్పుట్ ను కనుగొంటాము ఇప్పుడు రెండు పద్ధతులలో మీరు ఇన్పుట్ ట్రాన్సఫార్మ్ వద్ద అవుట్పుట్ నిష్పత్తి Hsగా లెక్కిస్తారు మీరు లీనియర్ సర్క్యూట్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు పద్ధతులు వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి కాబట్టి ఏ సర్క్యూట్ అయితే లీనియారిటీ ప్రాపర్టీని అనుసరిస్తుందో ఆ సర్క్యూట్ ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు మీరు వివిధ సర్క్యూట్ విశ్లేషణ సాంకేతికత సహాయంతో సర్క్యూట్ను విశ్లేషించే సంప్రదాయ పద్ధతిని ఉపయోగించవచ్చు లేదా లాడర్ పద్ధతిని ఉపయోగించవచ్చు కాబట్టి ఇప్పుడు వీటిని అర్థం చేసుకోవడానికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనడానికి కొన్ని ఉదాహరణలను తీసుకుందాం తద్వారా మీరు భావనను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మొదటి ఉదాహరణ తీసుకుందాం ఈ సందర్భంలో సరళ వ్యవస్థ యొక్క అవుట్పుట్ y10e tcos⁡4tu మరియు ఇన్పుట్ వచ్చి xe tu ఇప్పుడు మనం ఏమి చేయాలి ఈ వ్యవస్థ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మరియు దాని ఇంపల్స్ రెస్పాన్స్ ను మనం కనుగొనాలి కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీరు S డొమైన్ విశ్లేషణ సహాయంతో తెలుసుకోవచ్చు కాబట్టి మీరు మొదట yt ని S డొమైన్ గా మరియు xt ను S డొమైన్ గా మార్చాలి మీరు yt10e tcos 4tutను S డొమైన్ గా మార్చినప్పుడు మీకు ఏమి వస్తుంది అంటే Ys10s1s1242 ఇక్కడ ω4 ఇప్పుడుఇన్పుట్ ఫంక్షన్ వచ్చి xe tuఅంతేకాక ut కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చి 1s అవుతుంది ఇప్పుడు H X పై Y కు సమానం కాబట్టిమీరు Y ను లవము లో మరియు X ను హారం లో ఉంచుతారు మీరు సరళీకృతం చేసినట్లయితే మీకు ఏమి వస్తుంది అంటే 10 ఇన్ టూ s స్క్వేర్ ప్లస్ 2 s ప్లస్ 1 అప్ ఆన్ s స్క్వేర్ ప్లస్ 2 s ప్లస్ 17 ఇప్పుడు మీకు లభించిన ఈ ప్రత్యేక ఫంక్షన్ కు మీరు ఈ పదాల క్రమాన్ని మార్చి సరళీకృతం చేసినట్లయితే HsYX10s121610s22s17 ఇప్పుడు మీరు క్రమాన్ని మార్చినట్లయితే అది ఏ విధంగా వస్తుంది అంటే Hs1044s1242 మీరు దీన్ని ఈ ప్రత్యేక రూపంలో ఏర్పాటు చేసినప్పుడు ఇన్వెర్సె లాప్లాస్ రూపాంతరం చెందుతుందని మీరు చెప్పగలరు 5e tsin 4t కాబట్టి చివరకు మీకు లభించేది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దానిని ఈ రూపంలో సర్దుబాటు చేసినట్లయితేఅప్పుడు మీరు ht అనేది Hsకు టైం డొమైన్ విలువ అని చెప్పవచ్చు ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఇంపల్స్ రెస్పాన్స్ అనగా దానిని మీరు ఎలా చెప్పవచ్చు అంటే 10 డెల్టా t మైనస్ 40 e టు ద పవర్ మైనస్ t 40 ఆ తర్వాత మీరు యూనిట్ ఫంక్షన్ తో పెంచండి ఇది t0 అయితేనే వర్తిస్తుంది కాబట్టి ఇది సర్క్యూట్ యొక్క యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ తప్ప మరొకటి కాదు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను మరియు సిస్టమ్ యొక్క యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ ను మీరు ఎలా కనుగొంటారో అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది ఇప్పుడు ఇక్కడ మరొక ఉదాహరణ తీసుకుందాం చిత్రం లో ఇవ్వబడిన సర్క్యూట్ కోసం మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ HVosIos కనుగొనాలి కాబట్టి ఈ చిత్రంలో మీరు ఇండక్టర్ మరియు కెపాసిటర్ రెండూ ఉన్నాయని చూస్తారు మరియు మీకు కరెంట్ Io గా ఇవ్వబడిందిమీరు కనుగొనాల్సింది VoIo మధ్య నిష్పత్తి అది సర్క్యూట్ కొరకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్ చూసినట్లయితేకరెంట్ డివిజన్ పద్ధతి సహాయంతో I2 ను కనుగొనవచ్చని మీరు చూస్తారు ఇప్పుడు కరెంట్ విభజన పద్ధతి విషయంలో మీకు ఏమి వస్తుంది అంటే I2s4I0s4212s ఇప్పుడు మీరు ఈ కరెంటు చూసినట్లయితే ఇది వచ్చి I2మీరు V0 విలువను కనుగొనమని అడిగినప్పుడు V0అంటే ఏమిటి అనగా I2 ఇంటూ 5 ఓమ్ రెసిస్టన్స్ కాబట్టి మీరు ఏమి చెప్పవచ్చు అంటే V02I22s4I0s612s కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక సందర్భంలో మనం కరెంట్ విభజన పద్ధతిని ఉపయోగించాము మనం వివిధ సర్క్యూట్ విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనే మొదటి పద్ధతి ఇది కనుక దీనితో ఈ సర్క్యూట్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకు వస్తుంది HsV0I0s4ss42s212s1 ఇప్పుడు తదుపరిది లాడర్ పద్ధతిని వర్తింపజేయడానికి ప్రయత్నిద్దాం మరియు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము లాడర్ పద్ధతి లో మనం ఏమి అనుకుంటాం మనకు అవుట్పుట్ వోల్టేజ్ తెలుసు అని అనుకుంటాం కనుక ఇక్కడ మనం ఏం చేస్తాం అవుట్పుట్ వోల్టేజ్ Vo1Vగా ఇచ్చారు అని చెప్పవచ్చు ఎప్పుడైతే మీరు Vo1Vఅని చెప్తారో ఈ లెగ్ లో ప్రవహించే కరెంట్ I2 వచ్చి Vo212Aఅవుతుంది ఇప్పుడుఎప్పుడైతే మీకు కరెంట్ I2విలువ తెలుస్తుందో మీరు లెగ్ దగ్గర వోల్టేజ్ V1 కనుగొనవచ్చు రెండూ సమాంతరంగా ఉన్నందున ఇక్కడ మరియు లెగ్ దగ్గర అంతటా వోల్టేజ్ ఒకే విధంగా ఉంటుంది తర్వాత మనం V1 విలువ కనుగొంటాము కాబట్టి V1 మనం I2 పరంగా కనుగొనవచ్చు V1I2212s114s4s14s ఆ తర్వాత మీరు కరెంట్ I1విలువ కనుగొనవచ్చు I1వచ్చి I1V1s44s14ss4 ఇప్పుడు I1 మరియు I2రెండూ కూడా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పరంగా మనకి ఉన్నవి కాబట్టి మనం ఏం చేయగలం మనం ఏం కనుక్కోవచ్చు అంటే I0I1I24s14ss4122s212s14ss4 తరువాత ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వవచ్చు అంటే HsV0I01I04ss42s212s1 కాబట్టి మీరు మొదటి పద్ధతి లేదా రెండవ పద్ధతిని ఉపయోగించినా మీకు అదే ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ వారంతో నేటి సెషన్ను ఆపి వేస్తాము మరియు ఈ సెషన్ లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి చర్చించాము వివిధ సర్క్యూట్ సంశ్లేషణలు syntheses లక్షణాలను గుర్తించడంలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సహాయపడుతుందని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ సందర్భాలలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పద్ధతిని ఎలా వర్తింపజేస్తామో వచ్చే కొన్ని సెషన్లలో చూస్తాము ముఖ్యంగా తరువాతి సెషన్లో కన్వల్యూషన్ సిద్ధాంతం మరియు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ అంటే ఏమిటి అని మొదట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము తద్వారా సర్క్యూట్లను మరింత విశ్లేషించడానికి మనం రెండు పద్ధతులను అన్వయించవచ్చు ధన్యవాదాలు